ఈ పత్రము ప్రయాణ ముగింపుకు చేరుకుంది నమ్మండి లేదా నమ్మకపోండి మన కలిసి ప్రయాణం కూడా ముగింపుకు చేరుకుంది మీరు 4 వారాలకు పైగా ఆన్లైన్లో ఈ ఉపన్యాసాలను వింటున్నారు మరియు డిజైన్ ఆలోచన గురించి మరింత తెలుసుకున్నారు మొదట నేను ఈ ఉపన్యాసాలు వినడానికి మీ సమయాన్ని వెచ్చించినందుకు మీకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను మీ కోసం ఈ వీడియోలను కలిపి ఉంచడం నాకు చాలా ఆనందంగా ఉంది మీరు కూడా మా వర్క్షాప్లను ఉపన్యాసాలు చూడటం కథలు వినడంలో ఇదే రకమైన ఆనందం కలిగి ఉన్నారని నేను నమ్ముతున్నాను నిజ జీవితంలో కూడా మీరు వాటిని వర్తింపజేస్తున్నారని నేను నమ్ముతున్నాను ఎందుకంటే ఈ సూత్రాలు ఉపయోగంలో ఉన్నప్పుడు ఉత్తమమైనవి మన ప్రయాణం ముగింపుకు రావలసిన అవసరం లేదు మనం దానిని పొడిగించడానికి ప్రయత్నించవచ్చు అవును మీరు నేను చెప్పేది సరిగానే విన్నారు మీరు నిజంగా ముఖాముఖిగా రావచ్చు మనము కలిసి వర్క్షాప్ చేయవచ్చు మీరు చేయాల్సిందల్లా మీరు ఈ వర్క్షాప్లో ఎందుకు భాగం కావాలనుకుంటున్నారనే దానిపై మీ ప్రేరణతో ఎంట్రీని పంపడం మరియు దాన్ని పరిష్కరించడానికి నిజంగా ఏమి కావాలి సుమారు 300 నుండి 350 పదాలలో ఉంచండి మరియు ఒక చిత్రాన్ని లేదా రెండింటిని జోడించవచ్చు మరియు మాకు నచ్చితే మరియు మీరు అదృష్టవంతులైతే మేము మిమ్మల్ని ఆహ్వానిస్తాము మరియు మనము కలిసి కూర్చుని వాస్తవానికి మీ ప్రాజెక్ట్ లో పని చేసి దాన్ని మెరుగుపరుస్తాము డిజైన్ ఆలోచనను వర్తింపజేయడం ద్వారా ఈ ప్రక్రియలో ఎవరికైనా సహాయం చేయండి కాబట్టి మీ ఎంట్రీల ద్వారా మరియు వ్యక్తిగతంగా కూడా మిమ్మల్ని చూడాలని నేను ఆశిస్తున్నాను మీకు చాలా మంచి జరగాలని కోరుకుంటున్నాను సరే అప్పటివరకు ధన్యవాదాలు బై